హలో సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ లెక్చర్కి స్వాగతం మునుపటి వీడియో లెక్చర్ లలో మనము హార్డ్వేర్ ట్రోజన్ ల గురించి చూశాము హార్డ్వేర్ ట్రోజన్లను గుర్తించడానికి మనము రెండు విధానాలను చూశాము మొదటిది FANCI అని పిలువబడింది ఇది IP కోర్లలో ఉన్న హార్డ్వేర్ ట్రోజన్లను గుర్తించింది రెండవది ఫ్యాబ్రికేటెడ్ ఐసిలో హార్డ్వేర్ ట్రోజన్ ఉనికిని గుర్తించడానికి పరికరం యొక్క విద్యుత్ వినియోగం వంటి సైడ్ ఛానెల్లను ఉపయోగించడం మునుపటి వీడియోలో మేము చెప్పినట్లుగా ఈ పద్ధతులన్నీ కొంతవరకు విజయవంతం అయినప్పటికీ ట్రోజన్ డెవలపర్లు చాలా తేలికగా తప్పించుకుంటారు ముఖ్యంగా హార్డ్వేర్ ట్రోజన్లను గుర్తించడానికి అభివృద్ధి చేయబడిన ఈ పద్ధతులన్నింటినీ ప్రత్యేకంగా బైపాస్ చేయగల హార్డ్వేర్ ట్రోజన్లను మనము వ్రాయగలము ఈ ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించడానికి ఒక ప్రత్యామ్నాయ విధానం ఏమిటంటే హార్డ్వేర్ ట్రోజన్లను పూర్తిగా నిరోధించడం అందువల్ల హార్డ్వేర్ ట్రోజన్ ఉనికిని గుర్తించలేకపోతే సర్క్యూట్లలో హార్డ్వేర్ ట్రోజన్లను చొప్పించడం కష్టమయ్యే విధంగా మనము సర్క్యూట్లను డిజైన్ చేస్తాము ఈ లెక్చర్ లో సైలెన్సింగ్ హార్డ్వేర్ బ్యాక్డోర్స్ అనే ఈ పేపర్ని పరిశీలిస్తాము ఈ పేపర్ వాస్తవానికి ఓక్లాండ్ 2011 లో ప్రదర్శించబడింది మరియు ఈ వీడియో లెక్చర్ లో ఈ రోజు మనం ప్రదర్శించబోయే స్లైడ్లు ఆడమ్ వాక్స్మన్ యొక్క ఓక్లాండ్ టాక్ 2011 లోనివి ముఖ్యంగా ఈ నిర్దిష్ట పేపర్ కి సంబంధించిన చర్చ ఇప్పుడు ఈ పేపర్లోని చాలా భాగం హార్డ్వేర్ ట్రోజన్ రెండు భాగాలను కలిగి ఉన్నదనే భావనపై ఆధారపడి ఉంది మొదటి భాగాన్ని ట్రిగ్గర్ అని పిలుస్తారు మరియు మునుపటి లెక్చర్ లలో మనం చూసినట్లుగా రెండవ భాగం పేలోడ్ మన హార్డ్వేర్ ట్రోజన్ ఉన్నప్పటికీ పేలోడ్ ను ఎప్పటికీ ఎగ్జిక్యూట్ చేయనటువంటి ఒక ట్రిగ్గర్ను సృష్టించగల హార్డ్వేర్ మోడల్ను మనము ఎలాగైనా డిజైన్ చేయగలిగితే అప్పుడు అటాకర్ ఊహించిన విధంగా హార్డ్వేర్ ట్రోజన్ ఉన్నప్పటికీ పేలోడ్ ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వకవచ్చు మరియు పరికరం ద్వారా సున్నితమైన సమాచారం లేదా హానికరమైన కార్యకలాపాలు ఎప్పుడూ జరగవు కాబట్టి ఈ పేపర్ లో చర్చించిన ముఖ్యమైన అంశం ఏమిటంటే హార్డ్వేర్ ట్రోజన్ ట్రిగ్గరింగ్ను కష్టతరం చేయడం ఎలా అని ఈ మొత్తం విషయం లో ముఖ్యమైన ఆలోచన ట్రిగ్గర్లను దాచడం ద్వారా పేలోడ్లు ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కావు ఒక ప్రాథమిక ఆలోచన ఏమిటంటే హార్డ్వేర్ డిజైన్ లో ట్రిగ్గర్ లు కనిపించే వివిధ మార్గాలను కనుగొనడం మరియు అటాకర్ కి ఈ రకమైన ట్రిగ్గర్లతో ట్రోజన్ లను డిజైన్ చేయడం కష్టతరం చేయడానికి ప్రయత్నించడం దీన్ని అర్థం చేసుకోవడానికి మేము హార్డ్వేర్ మాడ్యూల్ యొక్క ఉన్నత స్థాయి చిత్రాన్ని తీసుకుంటాము మరియు ప్రతి హార్డ్వేర్ మాడ్యూల్ కొన్ని ఇన్పుట్లను కలిగి ఉంటుంది మరియు కొన్ని అవుట్పుట్లను అందిస్తుంది ఈ ఇన్పుట్లను క్లాక్ రీసెట్ సిగ్నల్ వంటి గ్లోబల్ ఇన్పుట్ లుగా వర్గీకరించవచ్చు హార్డ్వేర్ మాడ్యూల్ యొక్క స్టేట్ మెషీన్ ను సవరించే కంట్రోల్ ఇన్పుట్లు డేటా ఇన్పుట్లు ఉదాహరణకు మెమరీ నుండి డేటా చదవడం మొదలైనవి మరియు వీటిలో ప్రతి ఒక్కటి నిర్దిష్ట ట్రిగ్గర్ల యొక్క అవుట్పుట్లను ప్రభావితం చేస్తాయి మరియు వీటిలో ప్రతి ఒక్కటి ఈ నిర్దిష్ట మాడ్యూల్ యొక్క అవుట్పుట్లను ప్రభావితం చేస్తాయి ఈ గ్లోబల్ కంట్రోల్ డేటా మరియు టెస్ట్ ఇన్పుట్లు ఒక ట్రిగ్గర్ ను ఆక్టివేట్ చేయగల మార్గం కాబట్టి ఈ ప్రత్యేకమైన పనిలో మనము ప్రధానంగా గ్లోబల్ సిగ్నల్స్ కంట్రోల్ సిగ్నల్స్ మరియు డేటా సిగ్నల్స్ ద్వారా వచ్చే ట్రిగ్గర్లపై దృష్టి పెడతాము కాబట్టి ఈ విభిన్న సిగ్నల్స్ గ్లోబల్ కంట్రోల్ మరియు డేటా వివిధ రకాల ట్రిగ్గర్లను కలిగి ఉంటాయి కాబట్టి మనము గ్లోబల్ సిగ్నల్స్ ఆధారంగా టిక్కింగ్ టైమ్ బాంబు యొక్క క్లాక్ వంటి ట్రిగ్గర్గా పిలుస్తాము కంట్రోల్ సిగ్నల్స్ చీట్ కోడ్స్ కావచ్చు ఇవి సింగిల్ షాట్ లేదా సీక్వెన్స్లో ఉండవచ్చు డేటా సిగ్నల్స్ కూడా సింగిల్ షాట్ లేదా సీక్వెన్స్ లో ఉండే చీట్ కోడ్స్ కావచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన వీడియో లెక్చర్ లో మనం చూడబోయేది ఏమిటంటే ఈ ప్రతి ఒక్క ట్రిగ్గర్ ఎలా కనిపిస్తుంది మరియు ఈ ట్రిగ్గర్లను నివారించడానికి లేదా అటాకర్ కి ఈ యంత్రాంగాలతో హార్డ్వేర్ ట్రోజన్లను నిర్మించడం కష్టతరం చేయడానికి మా హార్డ్వేర్ మాడ్యూళ్ళను ఎలా రూపొందించగలగటం కాబట్టి ట్రిగ్గర్ టికింగ్ టైమ్ బాంబులతో ప్రారంభిద్దాం మనము దీనిని మన హార్డ్వేర్ మాడ్యూల్గా పరిగణించినట్లయితే టికింగ్ టైమ్ బాంబు ట్రిగ్గర్ఏమి చేస్తుందంటే అది ఒక ఫిక్స్డ్ టైమ్కోసం వేచి ఉండి అదే సమయానికి హార్డ్వేర్ ట్రోజన్ల పేలోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేలా ప్రేరేపిస్తుంది ఈ సమయాన్ని సాధారణంగా అటాకర్ నిర్ణయిస్తాడు అటాకర్ ట్రోజన్ యొక్క ట్రిగ్గర్ కొన్ని నెలలు లేదా కొన్ని వారాలు కొన్ని సంవత్సరాల తర్వాత లేదా సంవత్సరంలో ఒక నిర్దిష్ట సమయంలో ఆక్టివేట్ అవ్వాలని కోరుకుంటాడు కాబట్టి టికింగ్ టైమ్ బాంబ్ యొక్క ట్రిగ్గర్ ఎలా రూపొందించబడుతుందనే దాని గురించి మనం మరింత వివరంగా పరిశీలిస్తే డిజైన్ ఇలాంటిదే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ పరికరానికి ఇన్పుట్ ఉంటుంది కాబట్టి ఈ ఇన్పుట్ డేటా లేదా యూజర్ పేర్కొన్న మరేదైనా అవ్వవచ్చు ఇది హార్డ్వేర్ డివైస్ మద్దతు ఇచ్చే స్టాండర్డ్ లాజిక్ద్వారా వెళుతుంది మరియు ఆ తరువాత అవుట్పుట్ వెళుతుంది అటువంటి సందర్భంలో హార్డ్వేర్ ట్రోజన్ ఇలా కనిపిస్తుంది మనము ఇక్కడ ఒక కౌంటర్ కలిగి ఉంటాము ఇది ప్రతి క్లాక్ పల్స్ వద్ద పెరుగుతుంది మరియు ఇంకా ఈ కౌంటర్ ట్రిగ్గర్ విలువతో పోల్చబడుతుంది ఉదాహరణకు అటాకర్ ఒక సంవత్సరం తర్వాత ఆక్టివేట్ అవ్వబడే ఒక హార్డ్వేర్ ట్రిగ్గర్ను రూపొందించాడని అనుకుందాము దీని అర్థం ఏమిటంటే కౌంటర్ విలువ పెరిగినప్పుడు క్రమం తప్పకుండా కంపారేటర్ గడిచిన క్లాక్ సైకిల్స్ సంఖ్యను లేదా గడిచిన సమయాన్ని తనిఖీ చేస్తుంది మరియు సరైన వ్యవధి ముగిసిన తర్వాత సాధారణంగా 0 విలువను ఇస్తుంది అప్పుడు కంపారేటర్ అవుట్పుట్ 1 ని ఇస్తుంది ఉదాహరణకు ఆ ప్రక్కనే వున్న ఒక మాలిసియస్ లాజిక్ మల్టీప్లెక్సర్ ద్వారా సీక్రెట్ ఇన్పుట్ ను లీక్ చేస్తుంది కాబట్టి సాధారణ ఆపరేషన్లో కంపారేటర్ అవుట్పుట్ 0 ని ఇస్తుంది అంటే అసలు లాజిక్ యొక్క ఫలితం అవుట్పుట్ కు పంపబడుతుంది మరోవైపు సరైన సమయం గడిచినప్పుడు కంపారేటర్ మీకు అవుట్పుట్ 1 ఇస్తుంది ఇది మల్టీప్లెక్సర్ మాలిసియస్ లాజిక్ నుండి అవుట్పుట్ ను మార్చడానికి కారణమవుతుంది కాబట్టి కంపారేటర్ అవుట్పుట్ 1 ను అందించినప్పుడు అనుకొన్న సమయం వచ్చినపుడు ఈ మాలిసియస్ లాజిక్ కి సంబంధించిన పేలోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది మరియు సీక్రెట్ డేటా లేదా సెన్సిటివ్ డేటా అవుట్పుట్ కు అవుతుంది ఇప్పుడు టికింగ్ టైమ్ బాంబ్ని నిశ్శబ్దం చేయడానికి మనం మొదట ఎపోక్ డ్యూరేషన్ను పరిగణిస్తాము ఇప్పుడు ఈ వ్యవధి ఒక వారం కొన్ని రోజులు లేదా ఒక నెల నుండి ఎంతైనా ఉండవచ్చు మరియు ఈ ఎపోక్ డ్యూరేషన్ లో మనము మొత్తం డిజైన్ను విస్తృతంగా పరీక్షించటం ద్వారా ఈ ఎపోక్ డ్యూరేషన్ లో ఎటువంటి హార్డ్వేర్ ట్రోజన్స్ ట్రిగ్గర్ అవ్వవు ఇప్పుడు ఈ ఎపోక్ పీరియడ్ని మించి హార్డ్వేర్ ట్రోజన్ ట్రిగ్గర్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి ఈ టికింగ్ టైమ్ బాంబును నిశ్శబ్దం చేయడానికి మనం చేసేది ఏమిటంటే ఎపోక్ పీరియడ్ కి సమానమైన కాల వ్యవధిలో మనం మొత్తం సర్క్యూట్ను రీసెట్ చేస్తాము అంటే మనం సర్క్యూట్ యొక్క మొత్తం శక్తిని రీసెట్ చేస్తాము కాబట్టి అలా చేయడం ద్వారా ఏమి జరుగుతుందంటే గడిచిన సమయాన్ని లెక్కించే మరియు హార్డ్వేర్ ట్రోజన్లో భాగమైన కౌంటర్ కూడా రీసెట్ అవుతుంది కాబట్టి ఈ కౌంటర్ ద్వారా అనుమతించబడే గరిష్ట కౌంట్ ఎపోక్ వరకు ఉంటుంది ఇప్పుడు మనము ఎపోక్ చివరిలో పవర్ని రీసెట్ చేసినప్పటి నుండి కౌంటర్ రీసెట్ అవుతుంది మరియు మళ్ళీ సున్నా నుండి లెక్కించడం ప్రారంభిస్తుంది ఇప్పుడు మన ఊహ మరియు హార్డ్వేర్ ట్రోజన్ లేదన్న విస్తృతమైన పరీక్షల ఆధారంగా ఈ సర్క్యూట్ను రీసెట్ చేసే ఎపోక్ కంటే తక్కువ సమయంతో ప్రేరేపించబడే ఏ ట్రోజన్ను ప్రేరేపించకుండా నిరోధిస్తుంది ఏదేమైనా ఆపరేషన్ మధ్యలో సర్క్యూట్ ను రీసెట్ చేయడానికి స్వంత అవరోధాలు ఉన్నాయి కాబట్టి రీసెట్ చేయడం ద్వారా మనం మొత్తం వ్యవస్థ యొక్క ప్రస్తుత స్థితిని సేవ్ చేయాల్సిన పైప్లైన్ను ఫ్లష్ చేయవలసి ఉంటుందని సూచిస్తుంది తద్వారా పవర్ మళ్లీ ఆన్ చేయబడినప్పుడు హార్డ్వేర్ డివైస్ వాస్తవానికి అది ఆగిపోయిన చోట నుండి ఎగ్జిక్యూట్ చేయడాన్ని కొనసాగించవచ్చు హార్డ్వేర్లోని వివిధ భాగాలైన రిజిస్టర్ బ్రాంచ్ హిస్టరీ టార్గెట్స్ వంటి వాటిని సేవ్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు మనం చర్చించబోయేది ఏమిటంటే అటువంటి రక్షణ యంత్రాంగాన్ని బైపాస్ చేయడానికి ఏదైనా ఒక మార్గం ఉందా అని అటాకర్ ఇప్పటికీ ట్రోజన్ల పేలోడ్ను రీసెట్ చేసే ఎపోక్ కంటే ఎక్కువ సమయంతో ప్రేరేపించగల మార్గం ఉందా కాబట్టి అటాకర్ చేయగలిగే ఒక విషయం ఏమిటంటే క్రమానుగతంగా కౌంటర్ను మెమరీ లొకేషన్ లో నిల్వ చేయగలడు కాబట్టి ఈ మెమరీ లొకేషన్ నాన్ వాలటైల్ మరియు మనం చేయగలిగేది ఏమిటంటే పవర్ని పున ప్రారంభించినప్పుడు కౌంటర్ చేసే మొదటి విషయం ఏమిటంటే నిల్వ చేసిన విలువ నుండి పునప్రారంభించడం ఈ విధంగా అటాకర్ కౌంటర్ యొక్క కౌంట్ను లెక్కించడానికి 2 ఖర్చు అవుతుంది ఇది ఎపోక్ టైమ్ కంటే ఎక్కువ విలువ కాబట్టి దీన్ని చేయడానికి అటాకర్ కి అవసరమయ్యేది ఏమిటంటే ఐసిలో కొంత నాన్ వాలటైల్ మెమరీ లేదా ఫ్లాష్ మెమరీఉండాలి కాబట్టి అటాకర్ ఉదాహరణకు హార్డ్వేర్ డిజైన్లో ఫ్లాష్కు కొన్ని కణాలను జోడించి ఈ మాలీసియస్ ఫ్లాష్ ను ఇంటర్మీడియట్ కౌంటర్ వాల్యూస్ను నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు వాస్తవానికి దీన్ని నివారించడానికి చేయగలిగే ఒక విషయం ఏమిటంటే పరికరాన్ని పదేపదే ఆన్ మరియు ఆఫ్ చేయడం ఉదాహరణకు క్లాక్ సోర్స్ని పవర్ సోర్స్తో అనుసంధానించడం ద్వారా ఇది చేయవచ్చు అందువల్ల పరికరం నిరంతరం చాలా ఎక్కువ రేటుతో ఆన్ మరియు ఆఫ్ చేయబడుతుంది మరియు ఫ్లాష్ మెమోరీస్ ఉంటే ఏమి జరుగుతుంది అంటే ఫ్లాష్ మెమోరీస్ నాశనం అవుతాయి అందువల్ల అటాకర్ ఫ్లాష్ను జోడించి ఇంటర్మీడియట్ కౌంటర్లను ఈ నాన్ వాలటైల్ మెమరీ లో నిల్వ చేయాలని నిర్ణయించుకున్నా పరికరాన్ని ఇలా పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేయడం ద్వారా ఫ్లాష్ నాశనం అవుతుంది టికింగ్ టైమ్ బాంబ్ కోసం ఈ రక్షణ యంత్రాంగాన్ని బైపాస్చేయడానికి మరొక మంచి మార్గం ఏమిటంటే కౌంటర్యొక్క ఈ ఇంటర్మీడియట్ వాల్యూను RAM లోని ఏదో ఒక మెమరీ లొకేషన్లోకి వ్రాయడం ఉదాహరణకు రీసెట్ చేసిన తరువాత RAM విలువ క్షీణించలేదని అనుకుంటాము అయితే వాస్తవానికి అన్మాస్కబుల్ ఇంటరప్ట్స్ వంటి అంశాలు అటువంటి యంత్రాంగాన్ని డిజైన్ చేయడాన్ని చాలా కష్టతరం చేస్తుంది కాబట్టి అన్మాస్కబుల్ ఇంటరప్ట్స్ ను నిరోధించలేము డివైస్ ఆఫ్ చేయబడిన సమయంలో లేదా పవర్ రీసెట్ చేయబడినప్పుడు అన్మాస్కబుల్ ఇంటరప్ట్స్ ఏర్పడితే ఆ ఇంటరప్ట్స్ పోతుంది దీన్ని నివారించడానికి ఏమి చేయాలంటే FIFO ను ఉపయోగించవచ్చు ఇది ఈ పవర్ రీసెట్ సమయంలో అన్మాస్కబుల్ ఇంటరప్ట్స్ను తాత్కాలికంగా నిల్వ చేస్తుంది టైమ్ బాంబులకు మూలమైన పెర్ఫార్మన్స్ కౌంటర్స్ అనే ఇతర అంశాలు దీనిని కష్టతరం చేయవచ్చు ట్రోజన్లను ట్రిగ్గర్ చేయడానికి ఉన్న మరొక మార్గాన్ని చీట్ కోడ్స్ అని పిలుస్తారు కాబట్టి ఉదాహరణకు చీట్ కోడ్తో నిర్దిష్ట ఇన్పుట్ 0x0XCAFEBEEF ను ట్రిగ్గర్ సర్క్యూట్కు ఇచ్చినప్పుడు ట్రిగ్గర్ సర్క్యూట్ వద్ద ఆక్టివేట్ అవుతుంది తద్వారా హార్డ్వేర్ ట్రోజన్ యొక్క పేలోడ్ను ఆక్టివేట్ చేస్తుంది మునుపటి వీడియోలలో దీని యొక్క ఉదాహరణలను మనము చూశాము ఇన్పుట్ లో ఒక నిర్దిష్ట అడ్రస్ ఉన్నప్పుడు ఈ నిర్దిష్ట అడ్రస్ ట్రిగ్గర్ విలువను 1 కు సెట్ చేస్తుంది తరువాత అవుట్పుట్కు సెన్సిటివ్ డేటాను లీక్ చేయడానికి మల్టీప్లెక్సర్ను మారుస్తుంది ఒక సాధారణ చీట్ కోడ్ రకానికి చెందిన హార్డ్వేర్ ట్రోజన్ మనకు ఇక్కడ ఇన్పుట్ కలిగి ఉంటుంది మరియు అటాకర్ యొక్క నిర్దిష్ట చీట్ కోడ్ ఇక్కడ నిల్వ చేయబడుతుంది కాబట్టి వచ్చే ప్రతి ఇన్పుట్కు నిల్వ చేసిన చీట్ కోడ్ మధ్య పోలిక ఉంటుంది మరియు అప్పుడు 0 లేదా 1 అవుట్పుట్ గా పొందబడుతుంది కాబట్టి చీట్ కోడ్ కు సమానం కాని ఇన్పుట్ల కోసం మల్టీప్లెక్సర్ ఒరిజినల్ లాజిక్ ను అవుట్పుట్గా ఎన్నుకుంటుంది మరియు ఫలితాలు మామూలుగా పనిచేస్తాయి ఇన్పుట్ చీట్ కోడ్ తో సమానంగా ఉన్నప్పుడు మల్టీప్లెక్సర్ మాలీసియస్ లాజిక్ కు మారుతుంది ఆపై సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది కాబట్టి చీట్ కోడ్ లతో ఆక్టివేట్ చేయబడకుండా హార్డ్వేర్ ట్రోజన్లను ఎలా నిరోధించవచ్చు కాబట్టి ఒక మార్గం ఏమిటంటే అటాకర్ చీట్ కోడ్ అతని కోరిక ప్రకారం ఎప్పుడూ పొందకుండా జాగ్రత్త పడాలి ఉదాహరణకు మనకు ఇక్కడ ఎన్క్రిప్టర్ మాడ్యూల్ ఉంటే మొదట ఇవ్వబడిన ఏదైనా ఇన్పుట్ మొదట ఎన్క్రిప్ట్ చేయబడుతుంది లేదా మరో మాటలో చెప్పాలంటే స్పష్టత లేని వేరే విలువకు మారుతుంది అప్పుడు హార్డ్వేర్ మాడ్యూల్ ఈ ఎన్క్రిప్ట్ చేయబడిన డేటాపై పనిచేస్తుంది మరియు తరువాత డీక్రిప్టెడ్ మాడ్యూల్ఉంది మరియు ప్రస్తుతం దీనికి సరైన అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఇక్కడ మొదట గమనించండి ప్రతి ఎన్క్రిప్టర్ అవుట్పుట్ వద్ద ఒక డిక్రిప్టర్ కూడా ఉంది ఫలితాలు ఎల్లప్పుడూ సరైనవిగా ఉండాలి మరియు రెండవది ఇన్పుట్లను అస్పష్టం చేయడం వలన చీట్ కోడ్ ట్రిగ్గర్ను ఆక్టివేట్ చేయకుండా నిరోధిస్తుందని గమనించండి ఉదాహరణకు చీట్ కోడ్ 0xCAFEBEEF అయితే ఇక్కడ 0xCAFEBEEF నిల్వ చేయబ డుతుంది అటాకర్ ఆశించేది ఏమిటంటే అతను 0xCAFEBEEF కి సమానమైన ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది కంపారేటర్ అవుట్పుట్ను 1 కి మారుస్తుంది మరియు మాలిసియస్ లాజిక్ను ఆక్టివేట్ చేయమని బలవంతం చేసి అవుట్పుట్ ఫలితాలను మారుస్తుంది ఇప్పుడు మనం ఏమి చేసామంటే ఇక్కడ ఒక ఎన్క్రిప్టర్ను ప్రవేశపెట్టాము ఇది తప్పనిసరిగా ఇన్పుట్ను అస్పష్టం చేస్తుంది మరియు 0xCAFEBEEF ఇన్పుట్గా సరఫరా చేయబడినప్పుడు వేరే వేరే విలువకు మ్యాప్ చేయబడుతుంది అందువల్ల నిల్వ చేయబడిన చీట్ కోడ్ తో మ్యాచ్ అవ్వదు మరియు అందువల్ల అటాకర్ తాను కోరుకున్నట్లుగా ఈ మల్టీప్లెక్సర్ను నియంత్రించలేడు కాబట్టి ఒబిఫాస్కేషన్ యొక్క డేటాను నిర్మించడానికి ఒక ఆదర్శ మార్గం హోమోమోర్ఫిక్ ఎన్క్రిప్షన్ అని పిలువబడే ఒక టెక్నిక్ ఈ పద్ధతిని వాస్తవానికి క్రెయిగ్ జెంట్రీ 2009 లో ప్రతిపాదించారు కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందంటే మెమరీ కంట్రోలర్ ఎన్క్రిప్టెడ్ డేటా అందించడంలో పని చేయగలదని భావించబడుతుంది ఉదాహరణకు S 5 మరియు 7 ఇన్పుట్లు హోమోమోర్ఫిక్ ఎన్క్రిప్షన్ను ఉపయోగించి ఎన్క్రిప్ట్చేయబడతాయి మరియు తరువాత మెమరీ కంట్రోలర్ ఈ ఎన్క్రిప్టెడ్ డేటాపై పనిచేయగలదు మరియు దాని ఫలితాన్ని అందిస్తుంది డిక్రిప్టర్ అప్పుడు డీక్రిప్ట్ చేయగలదు మరియు ఇన్పుట్కు సరైన విలువలను పొందగలదు అయితే హోమోమోర్ఫిక్ ఎన్క్రిప్షన్ ఆచరణలో ఈ రకమైన ఉపయోగాల కోసం మెరుగైన ఫలితాలు సాధించటం చాలా కష్టతరం అందువల్ల మనకు ప్రత్యామ్నాయాలు అవసరం కాబట్టి ఈ పేపర్ లో ప్రతిపాదించబడినది వాస్తవానికి ఆపరేషన్స్ని నాన్ కంప్యూటేషనల్ మరియు కంప్యూటేషనల్ గా విభజించడం కాబట్టి రౌటర్లు ఇంటర్కనెక్ట్స్ మెమరీ కాష్ మెమోరీస్ బఫర్లు రిజిస్టర్లు వంటి హార్డ్వేర్ భాగాలు నాన్ కంప్యూటేషనల్ హార్డ్వేర్ ఎంటిటీస్ కాబట్టి ఇవి నాన్ కంప్యూటేషనల్ ఎందుకంటే ఇవి వాస్తవానికి డేటాను సవరించవు కానీ అవి డేటాను నిల్వ చేస్తాయి లేదా డేటాను నిర్దిష్ట స్థానాలకు రౌటింగ్ చేస్తాయి లేదా లుక్ అప్ ని ఇస్తాయి కాబట్టి అటువంటి నాన్ కంప్యూటేషనల్ హార్డ్వేర్ యూనిట్లతో డేటా ఒబిఫాస్కేషన్ ను అందించడం చాలా సులభం అవసరమైనది ఏమిటంటే కొంత సీక్రెట్ డేటా తో ఇన్పుట్ వద్ద కేవలం EX OR ని ఉంచడం చేయాలి కాబట్టి ఈ EX OR అప్పుడు ప్రత్యేకమైన ఇన్పుట్ను పూర్తిగా భిన్నమైన మరియు అదేవిధంగా ఇక్కడ నిల్వ చేయబడిన దేనినైనా మ్యాప్ చేస్తుంది అదే సీక్రెట్ని తిరిగి EX OR చేయటం ద్వారా సంబంధిత అవుట్పుట్ పొందవచ్చు కాబట్టి ఉదాహరణకు మనకు ఈ మెమరీ కంట్రోలర్ ఉండటం వల్ల ఏమి చేయగలమంటే మీ ఇన్పుట్ 5 అయితే మీరు ఒక నిర్దిష్ట కీతో EX OR చేసి 8 విలువను పొందవచ్చు కాబట్టి అదేవిధంగా అవుట్పుట్ 8 ని అదే కీతో EX ORING ద్వారా మీరు 5 ను తిరిగి పొందవచ్చు అదే విధంగా ఇన్పుట్ 7 ను ఒక నిర్దిష్ట కీతో ఎన్క్రిప్ట్ చేయటం ద్వారా 4 ను పొందడం మరియు మనకు 4 ఉన్నప్పుడు 7 ను తిరిగి పొందటానికి అదే కీతో డీక్రిప్ట్ చేస్తాము కాబట్టి ఇది ఇప్పుడు ట్రిగ్గర్లను నిరోధిస్తుంది ఇప్పుడు ఈ మెమరీ కంట్రోలర్లో ఈ చీట్ కోడ్ ఆధారంగా ఒక హార్డ్వేర్ ట్రోజన్ ఉంటే మరియు చీట్ కోడ్ 5 ని విలువగా కలిగి ఉందని అనుకుందాం ఇప్పుడు ట్రిగ్గర్ ఆక్టివేట్ అవుతుందనే ఆశతో అటాకర్ ఎప్పుడైతే 5 ను పంపుతాడో ఈ సందర్భంలో అది జరగదు ఎందుకంటే వాస్తవానికి 5 యొక్క విలువ 8 కి ఎన్క్రిప్ట్ చేయబడుతుంది మరియు అందువల్ల ట్రిగ్గర్ను ఆక్టివేట్ చేయదు ఇప్పుడు కంప్యూటేషనల్ కేసు కోసం డేటా ఒబిఫాస్కేషన్ను సాధించడం చాలా కష్టం ఇప్పుడు వాస్తవానికి ఏదైనా మాడ్యూల్ ఉంటే అది ALUs FPUs డీకోడర్స్ లేదా మరేదైనా కస్టమ్ లాజిక్ అవుతుంది వాస్తవానికి ఈ విషయాలను ఒబిఫాస్కేట్ చేయడం చాలా కష్టం మరియు ఇది ఒక్కో కేసు లో ఒకలా పని చేస్తుంది ఉదాహరణకు ఒక ALU ఉంటే మరియు ALU లోపల ఒక మల్టిప్లయర్ ఉందనుకోండి ఇప్పుడు మనం మల్టిప్లయర్ కి ఇన్పుట్స్ను ఒబిఫాస్కేట్ చేయవలసి ఉంటుంది మరియు చివరిలో ఒబిఫాస్కేషన్ ను తొలగించటం ద్వారా అసలు ఫలితాలు పొందవచ్చు కాబట్టి ఇది అంత సులభమేమి కాదు మరియు ఒక్కో కేసు లో ఒకలా చేయాల్సి ఉంటుంది ట్రిగ్గర్లను నిర్మించగల మరొక మార్గం సీక్వెన్స్ చీట్ కోడ్స్ ఉదాహరణకు 0xCAFEBEEF వంటి నిర్దిష్ట సీక్వెన్స్ ఏదేని ప్రత్యేకమైన సీక్వెన్స్లో పొందబడిన ఈ హార్డ్వేర్ యూనిట్లో ఉంటే ఈ ట్రోజన్ ఆక్టివేట్ అవుతుంది కాబట్టి హార్డ్వేర్ ట్రోజన్లపై మొదటి లెక్చర్లో ఈ సీక్వెన్స్ చీట్ కోడ్ యొక్క ఉదాహరణలను మనము చూశాము మరియు ఈ నిర్దిష్ట ఇన్పుట్లను ను పొందినప్పుడల్లా ట్రాన్సిషన్లను గుర్తించడానికి మరియు చివరికి హార్డ్వేర్ ట్రోజన్ చేత ట్రిగ్గర్ను 0 నుండి 1 కి మార్చడానికి స్టేట్ మెషీన్ ఎలా నిర్వహించబడుతుందో మనము చూశాము తద్వారా పేలోడ్ను ఆక్టివేట్ చేసి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ను లీక్డ్ అవుట్ చేస్తుంది కాబట్టి ఈ సీక్వెన్స్ బేస్డ్ చీట్ కోడ్స్ను మనం బ్రేక్ చేయగల ఒక మార్గం ఏమిటంటే రి ఆర్దరింగ్ ఈ వివిధ ఇన్పుట్స్ మధ్య డిపెండెన్సీలేదని మరియు ఏదైనా ఇన్పుట్ ఇండిపెండెంట్ గా ఏ సమయంలో నైనా రావచ్చు అనుకుంటాము ఈ ఇన్పుట్స్ ను మనం బ్రేక్ చేస్తే ఉదాహరణకు ఇన్పుట్స్ A B మరియు C ఆర్డర్ లో ఇస్తే వాటిని A C మరియు B లోకి రిఆర్డర్ చేసి ఇక్కడ ఫీడ్ చేస్తాము మరియు కంప్యూటేషన్ పూర్తయిన తర్వాత ఫలితాలను తిరిగి రిఆర్డర్ చేస్తాము కాబట్టి ఇది ఇలా ఎందుకు పని చేస్తుందో అటాకర్ సీక్వెన్స్ చీట్ కోడ్ను A B మరియు C గా ఉంచాడని అనుకోండి ఇప్పుడు అటాకర్ A B మరియు C ని ఇన్పుట్గా పంపుతున్నాడు మరియు ఈ చీట్ కోడ్స్ హార్డ్వేర్ ట్రోజన్ను మరియు తద్వారా పేలోడ్ను ట్రిగ్గర్ చేస్తాయని ఆశిస్తున్నాము కాబట్టి అంతర్గతంగా ఈ ట్రిగ్గర్ స్టేట్ మెషీన్ ద్వారా సంభవిస్తుంది ఇది A కారణంగా B కి మరియు చివరికి C కి కదులుతుంది మరియు ఈ సీక్వెన్స్లో కదిలిస్తే ట్రిగ్గర్ ఆక్టివేట్ కావడానికి ఖర్చు అవుతుంది ఇప్పుడు మనము ఈ ఇన్పుట్లను A B C నుండి A C B కి రిఆర్డర్ చేసాము కాబట్టి ఈ స్టేట్ మెషీన్ ఎప్పటికీ దాని ఫైనల్ స్టేట్కి చేరుకోదు అందువల్ల ట్రిగ్గర్ ఎప్పటికీ ఆక్టివేట్ చేయబడదు మరియు అందువల్ల పేలోడ్ పనిచేయదు ఈ సీక్వెన్స్ చీట్ కోడ్స్ను నిర్వహించడానికి మరొక మార్గం ఏమిటంటే కొన్ని రాండమ్ ఇన్పుట్లను అక్కడక్కడ చొప్పించడం ఉదాహరణకు ఇక్కడ ఇవ్వబడిన ఇన్పుట్ A B మరియు C మరియు అటాకర్ వాస్తవానికి ఇన్పుట్ A కోసం ఆపై B కోసం మరియు చివరికి C కోసం కాన్సెక్యూటివ్ సైకిల్స్లో నిరీక్షిస్తూ రాండమ్ ఇన్పుట్ D ని చొప్పించగా ఈ సీక్వెన్స్ని బ్రేక్ చేస్తుంది మరియు హార్డ్వేర్ ట్రోజన్ ఆక్టివేట్ కాకుండా నిరోధిస్తుంది కాబట్టి ఈ హార్డ్వేర్ ట్రోజన్లను దృష్టిలో ఉంచుకుని సర్క్యూట్స్ లేదా సిస్టమ్స్ డిజైన్ చేయటం మరియు ట్రోజన్ ట్రిగ్గర్స్ను డిజైన్ చేసే విధానం ప్రత్యేకమైన హార్డ్వేర్ మాడ్యూల్లో ట్రోజన్లను ఆక్టివేట్ చేయగల సందర్భాలను తీవ్రంగా తగ్గిస్తుంది అయినప్పటికీ మనం చూసినట్లుగా చాలా సందర్భాలు లేదా చాలా సర్క్యూట్స్ ఉన్నాయి ఇక్కడ అలాంటి డిజైన్లు చేయడం చాలా కష్టం ఇటువంటి సందర్భాల్లో ఏమిటంటే మనం వాస్తవానికి రెండు యూనిట్లు ఇండిపెండెంట్ గా డిజైన్ చేయగలము మరియు రెండు ఇన్పుట్ లు ఈ రెండు యూనిట్లలోకి పంపబడతాయి మరియు అవుట్పుట్ వద్ద ధృవీకరించబడతాయి కాబట్టి ఉదాహరణకు మనకు ఇక్కడ చాలా క్లిష్టమైన సర్క్యూట్ క్రిప్టోగ్రాఫిక్ అల్గోరిథం ఉన్నాయి మరియు ఈ క్రిప్టోగ్రాఫిక్ అల్గోరిథంలో ఎటువంటి ట్రోజన్లు లేవని నిర్ధారించుకోవాలి అనుకుంటున్నాము మనం చేయగలిగేది ఏమిటంటే మనం పూర్తిగా మరొక ఇండిపెండెంట్ యూనిట్ A' ను డిజైన్ చేసి ఫ్యాబ్రికేట్ చేయగలము మరియు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో ఈ రెండు యూనిట్లకు ఒకే ఇన్పుట్లను ఫీడ్ చేయవచ్చు కాబట్టి ఈ రెండు యూనిట్లు ఒకే విధమైన ఫంక్షనాలిటీ ను నిర్వహిస్తాయి మరియు ట్రోజన్ లేకపోతే ఒకే లాంటి అవుట్పుట్ని ఇస్తాయి ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక నిర్దిష్ట ఇన్పుట్ నిర్దిష్ట టైమ్లో లేదా ఒక నిర్దిష్ట చీట్ కోడ్ను అందిస్తూ ఈ యూనిట్లలో ఒకదానిలో ఫంక్షనాలిటీని ట్రిగ్గర్ చేస్తే ఫలితాలు యూనిట్ A మరియు యూనిట్ A' ల మధ్య భిన్నంగా ఉంటాయి మరియు ఫలితంగా ఇక్కడ ఈ చెక్కర్ వ్యత్యాసాన్ని గుర్తిస్తుంది ఆపై ఎగ్జిక్యూషన్ జరగడాన్నిఆపేస్తుంది ధన్యవాదాలు